మరోసారి పరిశోధన పరిచయం కోర్సుకు స్వాగతం ఈ ఉపన్యాసంలో మనం మోడలింగ్ యొక్క కొన్ని అంశాలను నేర్చుకోబోతున్నాము ముఖ్యంగా డేటా ఆధారిత మోడలింగ్ కాబట్టి ఈ ఉపన్యాసానికి మోడలింగ్ నైపుణ్యాలు అని పేరు పెట్టబడింది కానీ ఇది మనం చర్చించేది నైపుణ్యాల గురించి మాత్రమే కాదు మనకు ఏ రకమైన మోడల్ లు ఉన్నాయి మరియు మోడల్ను అభివృద్ధి చేయడానికి వివిధ మార్గాలు ఏమిటి మరియు మొదలైనవి కూడా మనం చర్చిస్తాము కాబట్టి ముఖ్యంగా మోడల్ అంటే ఏమిటో మనం మొదట నేర్చుకుంటాం వాస్తవానికి మోడల్ అంటే మనందరికీ తెలుసు మరియు ఈ పదం మోడల్ దాదాపు ఒకే రకమైన అర్థాలతో అనేక రంగాలలో ఉపయోగించబడుతుంది కాని దానిని ముందస్తుగా స్పష్టం చేయడం మంచిది తద్వారా మనమంతా ఒకే ప్లాట్ఫారమ్లో ఉంటాము ఆపై ఫస్ట్ ప్రిన్సిపుల్స్ మరియు ఎంపిరికల్ మోడల్స్ ఏమిటో తెలుసుకోవడానికి ముందుకు సాగండి ఇప్పుడు ముఖ్యంగా ఇవి మోడల్స్ మాత్రమే కాదు ఇవి మోడలింగ్ విధానాలు కూడా ఫస్ట్ ప్రిన్సిపుల్స్ విధానం ఒక ప్రాథమిక విధానం అయితే ఎంపిరికల్ విధానం అనేది డేటా ఆధారిత విధానం ఆపై డేటా ఆధారిత మోడళ్లను రూపొందించడానికి ఒక క్రమమైన విధానం లో మనం వెళ్తాము నేనుకొన్ని క్షణాలు ముందే చెప్పినట్లుగా మనం ఎక్కువగా డేటా ఆధారిత మోడలింగ్పై దృష్టి పెడతాము ఎందుకంటే అక్కడ నైపుణ్యం ఉన్న వారు అందుబాటులో లేరు లేదా చాలా మంది ప్రారంభకులకు చాలా కష్టం అందువల్ల నేను దానిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అలాగే డేటా ఆధారిత మోడలింగ్ యొక్క కొన్ని క్లిష్టమైన అంశాల గురించి మాట్లాడాలి చూడవలసిన విషయాలు ఏమిటి డేటాలో లోపం మరియు డేటాను అతిగా అమర్చడం లేదా సరైన రకమైన ప్రయోగం చేయడం వంటి కొన్ని అంశాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోండి R లో డేటా విశ్లేషణపై చివరి ఉపన్యాసంలో చేసినట్లుగా మేము ఈ ఉపన్యాసాన్ని కొన్ని ఉదాహరణలతో సమృద్ధి చేస్తాము మునుపటి ఉపన్యాసం తరువాత మీకు R గురించి తెలిసిందని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఈ ప్రశ్న ద్వారా మన చర్చను ప్రారంభిద్దాం మోడల్ అంటే ఏమిటి సాధారణంగా మనకు తెలుసు మోడల్ ఏమిటో గుణాత్మకంగా సమాధానం ఇవ్వగలము ఇది ఒక ప్రక్రియ ప్రక్రియ ప్రవర్తన ప్రక్రియ లక్షణాలు మరియు మొదలైన వాటిని అనుకరించడానికి అనుమతించే ఒక సంస్థ ఈ పదం మోడల్ డేటా విశ్లేషణ లేదా పరిశోధనలో మాత్రమే ఉపయోగించబడదు మరియు ఈ పదాన్ని ఫ్యాషన్ పరిశ్రమలో మరియు ఇతర చోట్ల లేదా ఇళ్ల నమూనాలు మరియు మొదలైన వాటిలో కూడా ఉపయోగించడాన్ని మీరు చూడవచ్చు కాబట్టి మోడల్ అంటే ఏమిటో మనకు మంచి అనుభూతి ఉంది కానీ మోడల్ అంటే ఏమిటో నిర్వచించడానికి ప్రయత్నిద్దాం ఇది ఒక గణిత లేదా వివరణాత్మక ఇది ఒక ప్రక్రియ యొక్క పరిమాణాత్మక సంగ్రహణ ఇది ఒక ప్రక్రియను గణిత పరంగా వివరించడానికి అనుమతిస్తుంది తద్వారా ప్రక్రియ ప్రవర్తనను అనుకరించవచ్చు మరియు మనకు ఈ మోడల్ ఎందుకు అవసరం మనకు తెలిసిన అనేక కారణాలు ఉన్నాయి అయితే మోడల్ యొక్క కొన్ని ప్రధాన అంతిమ ఉపయోగాలను జాబితా చేయడం మంచిది మోడల్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఉపయోగాలలో ఒకటి 'అంచనా' చివరి ఉపన్యాసంలో మేము చెప్పినట్లుగానే దీనిని అంచనా అని పిలుస్తాము ఒకసారి నాకు మోడల్ ఉంటే మరియు మోడల్కు ఇన్పుట్లు నాకు తెలుసు ఒక మోడల్ వినియోగదారుడి నుండి కొన్ని ఇన్పుట్లను కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి ఆపై మోడల్ ఈ ప్రక్రియ ఎలా స్పందిస్తుందో అంచనా వేస్తుంది మరియు త్వరలో దాని గురించి మరింత మాట్లాడుతాము కాబట్టి మోడల్ లు ఎక్కువగా అంచనా వేయడంలో లేదా కొన్ని తెలియనివి తెలుసుకోవడంలో మరియు వర్గీకరణలో ఎక్కువగా ఉపయోగించబడతాయి మనం ఇది ఇంతకుముందు నమూనా గుర్తింపులో చర్చించాము అక్కడ మేము మోడళ్ల గురించి మాట్లాడాము గణిత రూపం కాదు అవి వర్గీకరణల రూపంలో ఉన్న మోడల్ లు కాబట్టి డేటా ఒక నిర్దిష్ట వర్గం లోకి వచ్చినప్పుడు మనం అప్పుడు ఈ ప్రక్రియ ఒక నిర్దిష్ట ఆపరేటింగ్ షరతులకు చెందినది మరియు మొదలైనవి అని చెబుతాము కాబట్టి వర్గీకరణలో కూడా మోడల్ లు ఎక్కువగా ఉపయోగించబడతాయి మరియు మోడలింగ్ యొక్క మూడవ అనువర్తనం తప్పు గుర్తించడంలో ఉంది ఇక్కడ నేను సాధారణ ఆపరేటింగ్ పరిస్థితులలో ప్రక్రియ యొక్క మోడల్ ను నిర్మిస్తాను ఉదాహరణకు నా స్నేహితుడు సాధారణ పరిస్థితులలో ఎలా మాట్లాడతాడో కూర్చుంటాడో నాకు తెలుసు కానీ ఏదో తప్పు జరిగినప్పుడు అతని ప్రవర్తనను గమనిస్తూ ఏదో నా స్నేహితుడిని మానసికంగా ఇబ్బంది పెడుతుండవచ్చు అప్పుడు ఏదో ఖచ్చితంగా అతనిని ఇబ్బంది పెడుతుందని నాకు తెలుస్తుంది ఇప్పుడు క్రింద ఏమి జరుగుతుందంటే నా స్నేహితుడి ప్రవర్తనను నేను కొంత కాలంగా గమనించిన అతని సాధారణ ప్రవర్తనకు పోలుస్తున్నాను ఆపై రెండింటినీ పోల్చి తేడా ఉందా అని చూస్తూ చివరకు ఏదో అసాధారణమైన పరిస్థితి ఉందని ఒక నిర్ణయానికి వచ్చాను తప్పు గుర్తించడంలో కూడా ఇది చాలా చక్కని ఆలోచన మనం చారిత్రక డేటా నుండి లేదా 'ఫస్ట్ ప్రిన్సిపుల్స్' విధానాల ద్వారా సాధారణ ఆపరేటింగ్ పరిస్థితులలో ప్రక్రియ యొక్క మోడల్ లను నిర్మిస్తాము మరియు తరువాత మోడల్ అంచనా వేస్తున్న దానికి ప్రక్రియ నుండి వచ్చే కొలతలను పోల్చడం కొనసాగిస్తాం అంచనా మరియు కొలత మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంటే అప్పుడు మనం ఒక అలారం పెడతాము మరియు బహుశా లోపం ఉందని తేల్చిచెప్పవచ్చు ఆపై తదుపరి పరిశీలన కోసం దాన్ని తీసుకోండి మోడల్ ల ప్రధాన ఉపయోగాలలో ఒకటి అనుకరణలలో కూడా ఉంది మనం సిమ్యులేటర్ ల గురించి విన్నాము మీలో కొందరు కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మరియు మొదలైన వాటిలో వేర్వేరు సిమ్యులేటర్లతో పనిచేశారు మీరు విమానం సిమ్యులేటర్లు లేదా ఫ్లైట్ సిమ్యులేటర్ల గురించి వినేవుంటారు అక్కడ మోడల్ యొక్క ప్రాధమిక పాత్ర అంచనాలలో ఉంది కాబట్టి మనము మోడల్కు కొన్ని ఇన్పుట్లను ఇస్తాము మనము ప్రాసెస్ను ఆపరేట్ చేసేటప్పుడు చూసే అదే ఇన్పుట్లు మరియు ప్రాసెస్ ఎలా స్పందిస్తుందో చూస్తాము కాబట్టి మోడల్ ఒక అంచనా వేస్తుంది అటువంటి అనువర్తనాల్లో మనకు అధిక విశ్వసనీయత మోడల్ లు అవసరం అయితే మనము నియంత్రణ కోసం మోడళ్లను ఉపయోగించినప్పుడు నేను ఇక్కడ జాబితా చేయనప్పటికీ మోడల్ లు ఎక్కువగా నియంత్రణ కోసం ఉపయోగించబడతాయి ఇక్కడ మోడల్ ప్రక్రియ ఎక్కడికి వెళుతుందో అంచనా వేస్తుంది ఆపై ఆ ప్రక్రియ యొక్క ప్రతిస్పందనను సెట్ పాయింట్కు దగ్గరగా ఉంచడానికి నియంత్రిక చర్య తీసుకుంటుంది అక్కడ అటువంటి అనువర్తనాల్లో ఇది నియంత్రణలో ఉంటుంది మనకు ఇక్కడ అధిక విశ్వసనీయ మోడల్ లు అవసరం లేదు మనము చాలా సుమారుగా ఉన్న మోడళ్లతో పని చేయవచ్చు చివరకు రూపకల్పన మరియు సర్వోత్తమీకరణంలో మోడలింగ్ యొక్క ఉపయోగాలను మనము కనుగొంటాము కాబట్టి స్పష్టంగా నేను ఇక్కడ ఇచ్చినదానికంటే జాబితా కొంచెం ఎక్కువ కానీ గుర్తుంచుకోవలసినది ఏమిటంటే మోడళ్ల యొక్క తుది ఉపయోగాలు చాలా మారుతూ ఉంటాయి మరియు అందువల్ల మోడల్ రకం ఖచ్చితత్వం యొక్క రకం స్వభావం మోడల్ మీరు స్థిరమైన స్థితి లేదా డైనమిక్ మోడల్ను నిర్మించాలనుకుంటున్నారా లేదా మీరు టైమ్ డొమైన్ లేదా ఫ్రీక్వెన్సీ డొమైన్ మోడల్ను నిర్మించాలనుకుంటున్నారా అనేది అంతిమ ఉపయోగం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు వెనుకకు పని చేయాలి ఆపై మీరు ఏ విధమైన మోడల్ను నిర్మించాలనుకుంటున్నారనే దానిపై నిర్ణయం తీసుకోండి సరే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడానికి మోడల్ మరియు ప్రక్రియ మధ్య వ్యత్యాసం మరియు సారూప్యత నేను ఇక్కడ మీకు ప్రక్రియ మరియు మోడల్ యొక్క స్కీమాటిక్ చూపిస్తున్నాను కాబట్టి మీరు ప్రాసెస్ ఆర్కిటెక్చర్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే కారణాలు మరియు భౌతిక ఇన్పుట్లు ఈ ప్రక్రియలోకి వెళుతున్నాయి ఆపై ఈ ప్రక్రియలో ఆటంకాలు ఉన్నాయి అని తెలుస్తుంది మీరు ఆలోచించవచ్చు మీరు ఏదైనా ప్రక్రియ తీసుకొని దానిని ఈ ఆర్కిటెక్చర్లో వేయవచ్చు ఆపై ప్రక్రియ ప్రతిస్పందిస్తుంది దీనిని మనం ఇంజనీరింగ్ పరిభాషలో అవుట్పుట్లు అని పిలుస్తాము ఇప్పుడు మోడల్స్ మీకు ఆసక్తి కలిగించే అవుట్పుట్లను కూడా ఇస్తాయి వాస్తవానికి సాధారణంగా మోడల్ యొక్క అవుట్పుట్ ప్రక్రియ యొక్క అవుట్పుట్ వలె ఉంటుంది కానీ సాధారణంగా మోడల్ యొక్క అవుట్పుట్ మీరు అంచనా వేయదలిచిన వేరియబుల్ తప్ప మరొకటి కాదు మరియు మోడల్కు ఇన్పుట్లు తప్పనిసరిగా ప్రక్రియలోకి వెళ్ళే భౌతిక ఇన్పుట్లు కానవసరం లేదు మోడల్కు ఇన్పుట్లు సాధారణంగా ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ ప్రక్రియకు వెళ్లే ఇన్పుట్ల మాదిరిగానే ఉంటాయి కానీ ఉదాహరణకు మీరు డైనమిక్ మోడల్ను చూస్తే డైనమిక్ మోడల్లో అవుట్పుట్ ప్రస్తుత మరియు గతం యొక్క ఫంక్షన్గా రూపొందించబడింది ఎందుకంటే ట్రాన్సియెంట్లు మనకు ముఖ్యమైనవి కాబట్టి మోడల్కు ఇన్పుట్లు ప్రస్తుత ఇన్పుట్లు మాత్రమే కాదు గతం లోవి కూడా అయితే ఈ ప్రక్రియ నిజ సమయంలో పనిచేస్తుంది మరియు ఇది ప్రస్తుత ఇన్పుట్ను ఏ క్షణంలోనైనా అందుకుంటుంది గతం సంభవించింది కానీ అది అప్పుడు దీనికి విరుద్ధంగా మోడల్లో మీరు గత ఇన్పుట్లను మరియు మరెన్నో ఇస్తారు ఆపై ఒక అంచనా వేస్తారు ఎందుకంటే మోడల్ ఒక గణిత సంగ్రహణ ఆపై సిస్టమ్ పరామితులతో పాటు మీరు మోడల్కు అందించాల్సిన కొన్ని వినియోగదారుడు నిర్వచించిన పరామితులు మరియు లేదా వినియోగదారు నిర్దిష్ట ఇన్పుట్లు కూడా ఉన్నాయి కాబట్టి నిర్మాణాలు భిన్నంగా ఉంటాయి కానీ మోడల్ యొక్క తుది ఉపయోగం అంచనా వేయడం ప్రాథమికంగా మీకు ఆసక్తి యొక్క వేరియబుల్ను అంచనా వేస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రక్రియలోకి వెళ్లే ఇన్పుట్లు మరియు మోడల్లోకి వెళ్లే ఇన్పుట్లతో గందరగోళం చెందకండి సరే మోడల్స్ ఎలా అభివృద్ధి చెందుతాయో చూద్దాం ఎందుకంటే మోడళ్లను ఎలా అభివృద్ధి చేయాలి మరియు నిర్మించాలో కొంత అవగాహన పొందాలనుకుంటున్నాము మోడలింగ్కు రెండు విస్తృత విధానాలు ఉన్నాయి ఒక విధానం మూల సిద్ధాంతముల నుండి ప్రారంభించడం ఇక్కడ మీరు భౌతికశాస్త్రం రసాయన శాస్త్రం జీవశాస్త్రం మరియు మొదలైన చట్టాలను అమలు చేస్తారు ముఖ్యంగా సైన్స్ ఆధారిత లేదా యాంత్రిక మోడల్ లు మరియు ఇక్కడ మనము పరిరక్షణ చట్టాలను ప్రధానంగా ద్రవ్యరాశి శక్తి మొమెంటం మరియు కొన్ని నిర్మాణాత్మక సంబంధాలను ఉపయోగించడం థర్మోడైనమిక్స్ మరియు ఫ్లూయిడ్ మెకానిక్స్ నుండి కావచ్చు చివరకు మోడల్ను తయారు చేస్తాం అదే సమీకరణాల సమితి దీనిని మనము మోడల్ అని పిలుస్తాము ఇప్పుడు ఇది ఒక విధానం ఇతర విధానం ఇది చాలా విరుద్ధమైనది ఇక్కడ మనము డేటాపై ఆధారపడినంతగా శాస్త్రంపై ఆధారపడము డేటా సైన్స్ ఉంది కానీ మనము ప్రారంభించడానికి భౌతిక శాస్త్రంపై ఆధారపడము ఏదో ఒక సమయంలో మనం విలీనం చేయవచ్చు కానీ ప్రారంభించడానికి మేము డేటాపై ఆధారపడతాము మరియు ఈ విధానాన్ని అనుభావిక మోడలింగ్ విధానం అంటారు మరియు దీనిని డేటా ఆధారిత విధానం అని కూడా పిలుస్తారు ఇక్కడ నేను ఆసక్తి కలిగివున్న వేరియబుల్స్ సాధారణంగా ఇన్పుట్ మరియు అవుట్పుట్ మరియు మొదలైన వాటి మధ్య సంబంధాన్ని గుర్తించడానికి డేటాను ఉపయోగిస్తాను లేదా కొన్నిసార్లు మనం అవుట్పుట్ కోసం టైమ్ సిరీస్ మోడల్ అని పిలివబడే ఒక మోడల్ ను రూపొందించడానికి మాత్రమే ఉపయోగిస్తాము మరియు ఇక్కడ డేటా గుర్తించడం అనేది ప్రాథమిక ఆహారం డేటా లేకుండా అనుభావిక విధానం లేదు మరియు అనుభావిక విధానాల నుండి వచ్చే మోడళ్లను బ్లాక్ బాక్స్ మోడల్స్ అని పిలుస్తారు సాధారణంగా మీరు ప్రక్రియ యొక్క ఏదైనా భౌతిక శాస్త్రాన్ని స్పష్టంగా చేర్చరు మీరు ప్రక్రియపై తక్కువ అవగాహనతో పని చేస్తారు కానీ ప్రక్రియ యొక్క భౌతిక శాస్త్రాన్ని చేర్చడానికి లేదా ఈ ప్రక్రియ గురించి మీకు తెలిసినదానిని ఒక ప్రియోరిగా చేర్చడానికి ఎటువంటి నిబంధన లేదని చెప్పడం లేదు మీరు చేయగలరు మరియు మీరు మునుపటి జ్ఞానాన్ని మీ అనుభావిక మోడల్ లో పొందుపరిస్తే అది గ్రేయి బాక్స్ కి మారుతుంది మరియు కొంత పారదర్శకత ఏర్పడుతుంది మరియు అలాంటి మోడల్ లను గ్రేయి బాక్స్ మోడల్ లు అంటారు కాబట్టి ఆ విషయంలో ఫస్ట్ ప్రిన్సిపుల్స్ మోడళ్లను వాస్తవానికి వైట్ బాక్స్ మోడల్స్ అని పిలుస్తారు ఎందుకంటే అవి చాలా పారదర్శకంగా ఉంటాయి నేను ఒక ఫస్ట్ ప్రిన్సిపుల్స్ మోడల్ను చూస్తే నేను ఆ మోడల్ లోని ప్రతి పదాన్ని ప్రక్రియ యొక్క కొన్ని భౌతిక లక్షణాలతో అనుబంధించగలను అయితే ఇది అనుభావిక మోడల్ విషయంలో తప్పనిసరిగా ఉండదు అనుభావిక మోడల్ అనేది ఇన్పుట్ మరియు అవుట్పుట్ మధ్య కొంత గణిత సంబంధం కాబట్టి మీకు ఒక సాధారణ ఉదాహరణ ఇవ్వడానికి మనం టెస్ట్ డ్రైవ్ లో బయటికి వెళ్ళినప్పుడు వాహనాన్ని కొనడానికి మనమందరం చూసే సాధారణ విషయం ఏమిటంటే వాహనాన్ని తీసుకొని కారులో కూర్చుని స్టీరింగ్ వీల్ను తిప్పడానికి కొన్ని ఇన్పుట్లను వర్తింపజేయడం మరియు పెడల్ బ్రేక్ ను వర్తింపజేయడం ఇంధనాన్ని సరఫరా చేయడం మరియు వాహనాన్ని నిజంగా పరీక్షించడానికి అన్ని రకాల ఇన్పుట్లను ఇవ్వడం ఆపై వాహనం యొక్క ప్రతిస్పందనను సేకరించడం కాబట్టి మనము అక్కడ ఏమి చేస్తున్నాం మనము ఇన్పుట్లను వర్తింపజేస్తున్నాము మరియు వాహనం యొక్క ప్రతిస్పందనను గమనిస్తున్నాము ఇవన్నీ మన మెదడులో ఉంచి మరియు మానసిక మోడల్ ను నిర్మిస్తాం మనము అక్కడ ఒక సమీకరణాన్ని వ్రాయలేకపోవచ్చు మనము అనుభావిక మోడల్ ను నిర్మిస్తున్నాము మనము నిజంగా 'ఫస్ట్ ప్రిన్సిపుల్స్' నుండి కారు యొక్క మోడల్ ను నిర్మించటం లేదు ఇది చాలా ఘోరమైన విధానం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కానీ మనము దీన్ని ఎప్పుడూ చేయము మరియు ఎవరైనా ఇలా చేయడం మనము చూడలేదు మరోవైపు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఇంజనీరింగ్ రూపకల్పన వంటి కోర్సులలో మనము నిజంగా కూర్చున్నప్పుడు సమీకరణాల ద్వారా 'ఫస్ట్ ప్రిన్సిపుల్స్' అవగాహన ద్వారా మరియు మొదలైన వాటి యొక్క వాహనం యొక్క మెకానిక్స్ ఏమిటో మనం నేర్చుకుంటాము కాబట్టి దానికి ఒక స్థానం ఉంది అనుభావిక మోడలింగ్ దాని స్థానాన్ని కలిగి ఉంది ఇక్కడ చాలా మంది ప్రజలు అనుభావిక మోడలింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రధానంగా మనం చూస్తున్న అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అనేక ప్రక్రియలు 'ఫస్ట్ ప్రిన్సిపుల్స్' మోడల్ రాయడానికి చాలా క్లిష్టంగా ఉంటాయి కాబట్టి ప్రయోగాత్మక లేదా అనుభావిక విధానం సహజమైన పద్ధతి మరియు అదే కొనసాగుతుంది ఇది ఇక్కడే ఉంది ఇది ప్రాచీన కాలం నుండి ఉంది మనిషి మోడళ్లను నిర్మించడం మొదలుపెట్టినప్పటి నుండి ఉంది పరిశీలనల నుండి ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు మిగిలిన ఉపన్యాసం అంతా మనము అనుభావిక విధానాలపై దృష్టి పెడతాము కానీ మనము అలా చేసే ముందు ఫస్ట్ ప్రిన్సిపుల్స్ మరియు అనుభావిక మోడలింగ్ విధానాల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలకు మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను ఫస్ట్ ప్రిన్సిపుల్స్ మోడల్ ల కోసం నిజంగా హామీ ఇచ్చే వ్యక్తులు ఉన్నారు మరియు ఇది ఉత్తమమైనది మరియు మొదలైనవి ఆపై అనుభావిక మోడల్ లకు అనుకూలంగా వాదించే వ్యక్తులు ఉన్నారు కానీ ఏ మోడలింగ్ విధానం ఉత్తమమైనది అనే దానిపై కఠినమైన మరియు ఖచ్చితమైన నియమం లేదు ఆ ప్రశ్నకు సమాధానాన్ని నిజంగా నిర్ణయించేది పరిస్థితి మరియు దాని ద్వారా చాలా సాధారణ జ్ఞానం విధానం మరియు తటస్థ విధానాన్ని తీసుకోవాలి కానీ అలా చేయడానికి ఈ విధానాలలో ప్రతి ఒక్కటి అందించే లాభాలు మరియు నష్టాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ప్రిన్సిపుల్స్ విధానంతో మనకు కారణమైన భౌతికంగా అర్ధవంతమైన మోడల్ లు లభిస్తాయి మరియు ప్రక్రియ నిర్వహణను అంచనా వేయగల సామర్థ్యం విస్తృత శ్రేణి ఆపరేటింగ్ పరిస్థితులలో మంచిది అయితే అవి విశ్లేషణాత్మకంగా పరిష్కరించడం కష్టం సాధారణంగా మనము నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ODE లు మరియు PDE లకు చేరుకుంటాము మరియు ఆ మోడల్ లు పరిష్కరించడానికి చాలా సమయం మరియు గణన ప్రయత్నం పడుతుంది అయితే అనుభావిక విధానాలు మోడళ్లను ఎన్నుకోవడంలో చాలా సౌలభ్యాన్ని అందిస్తాయి ఫస్ట్ ప్రిన్సిపుల్స్ విధానంలో నేను కలిగి ఉన్న మోడల్ నిర్మాణంపై నేను ఏమీ చెప్పలేను నేను వర్తింపజేస్తున్న చట్టాలు ఏ రకమైన మోడల్ లు ఇస్తే నేను ఆ రకమైన మోడళ్లతో జీవించాలి వాస్తవానికి నేను కొన్ని ఉజ్జాయింపులను నిర్మించటానికి ఎంచుకోగలను కానీ ఆ అంచనాలు కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి అనుభావిక మోడల్ తో ఆసక్తి కలిగివున్న వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి లేదా మ్యాప్ చేయడానికి నాకు సహాయపడే గణిత సమన్వయం కనుగొనడానికి నేను ప్రయత్నిస్తున్నాను మరియు మంచి అంచనాలు చేయడానికి నాకు సహాయపడే మ్యాప్ అంతే కాబట్టి వీటిలో చాలా పరిష్కారాలు ఉండవచ్చు నేను చాలా సరళమైనదాన్ని ఎంచుకుంటాను మరియు నిజంగా చాలా సరళమైనది కాదు కానీ తగినంత సరళమైన మోడల్ మరియు ఆ వశ్యత నిజంగా అనుభావిక మోడల్ కు పెద్ద ఓటును ఇస్తుంది చాలా మంది ప్రజలు దీన్ని నిజంగా ముఖ్యంగా నియంత్రణలో మరియు మొదలైనవి వాటిలో ఇష్టపడతారు అందువల్ల అనుకరించటానికి చాలా సులభం మరియు అభివృద్ధి చేయడానికి తక్కువ సమయం తీసుకుంటుంది మరియు మొదలైనవి అయినప్పటికీ వారికి మంచి అంచనా అల్గోరిథంలు అవసరం ఎందుకంటే మీరు మోడల్ యొక్క పరామితులను అంచనా వేయబోతున్నారు మరియు అక్కడ గణనీయమైన గణన ప్రయత్నం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దీని నుండి తప్పించుకునే అవకాశం లేదు ఫస్ట్ ప్రిన్సిపుల్స్ మోడల్ లు మనకు సమర్థవంతమైన మరియు నమ్మదగిన మోడల్ లను ఇస్తాయి అయితే అనుభావిక మోడల్ మీ డేటా ఎంత మంచిదో అంత మంచిది ఇప్పుడు ఇది అనుభావిక విధానం యొక్క చాలా సాధారణ విమర్శ కానీ మీరు ఆ విమర్శను పరిగణనలోకి తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒక మోడల్లో శిక్షణ ఇవ్వడం అనేది ఒక విద్యార్థికి ఒక సబ్జెక్టులో శిక్షణ ఇవ్వడం లాంటిది మీరు తరువాత విద్యార్థిని ఏ ప్రశ్నలను అడగబోతున్నారో మీరు బోధించిన దానిపై ఆధారపడి ఉంటుంది మీరు బోధించని పూర్తిగా భిన్నమైన అంశంపై ఒక కోర్సు విద్యార్థికి మీరు ఒక ప్రశ్న అడగబోతున్నట్లయితే స్పష్టంగా విద్యార్థి చాలా సంభావ్యతలో సమాధానం ఇవ్వలేకపోవచ్చు అనుభావిక మోడల్ తో సమానం ఇది మీరు డేటా నుండి మోడల్ను అభివృద్ధి చేయబోతున్నారు కాబట్టి మీరు మోడల్ నిర్మాణం మరియు డేటాను ఎంచుకున్నారు అంచనా అల్గోరిథం సహాయంతో వాటిని ఒకచోట చేర్చి ఆపై డేటాను అర్థం చేసుకోవడానికి మోడల్ను బలవంతం చేయండి మీరు సరైన మోడల్ నిర్మాణాన్ని మరియు సరైన అంచనా అల్గారిథమ్ను ఎంచుకుంటే అవి బాగా పని చేస్తాయి మరియు ఇది దేని ద్వారా డేటా ఉత్పత్తి చేయబడిందో దానిలో ఉన్న ఆపరేటింగ్ పరిస్థితుల ను ప్రక్రియ యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది ఇప్పుడు మీరు వేరే ఆపరేటింగ్ కండిషన్ నుండి పూర్తిగా క్రొత్త డేటాను సెట్ చేయబోతున్నట్లయితే ఈ ప్రక్రియ సరళంగా ఉంటే తప్ప మోడల్ బాగా పనిచేయకపోవచ్చు కాబట్టి చెప్పాలంటే అనుభావిక మోడల్ యొక్క ఎక్స్ట్రాపోలేషన్ సామర్థ్యాలు ఎల్లప్పుడూ ప్రశ్నార్థకం కానీ ఇది మీరు మోడల్కు ఎలా శిక్షణ ఇచ్చారనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు మోడల్కు విస్తృత శ్రేణి ఆపరేటింగ్ పరిస్థితులను చూపించినట్లయితే బాగా పనిచేస్తుంది కాబట్టి మోడల్ మీ కోసం మంచి పని చేస్తుంది కానీ ఏదైనా సందర్భంలో మోడల్ చాలా క్లిష్టంగా ఉంటే అప్పుడు మనకు వేరే ఎంపిక లేదు మనం అనుభావిక మోడల్ ను ఆశ్రయించాలి ఇక్కడ ప్రతిబింబించని ఇతర అంశం ఏమిటంటే ఒక ప్రక్రియ యాదృచ్ఛికంగా ఉన్నప్పుడు అది యాదృచ్ఛికమైనది మరియు చివరి ఉపన్యాసంలో మనము ఈ భాగాన్ని చర్చించాము అటువంటి పరిస్థితులలో ఫస్ట్ ప్రిన్సిపుల్స్ మోడల్ లు మీ రక్షణకు రావు వేరే మార్గం లేదు కానీ డేటా నుండి మోడళ్లను నిర్మించడం దీనిని మనము టైమ్ సిరీస్ మోడల్స్ అని పిలుస్తాము కాబట్టి పరిమితుల గురించి మీకు తెలిసినంతవరకు అనుభావిక మోడల్ లు వాటికి అనుకూలంగా చాలా పాయింట్లను కలిగి ఉంటాయి మోడల్ నాణ్యత అనే ప్రధాన పరిమితి డేటా నాణ్యతపై బలంగా ఆధారపడి ఉంటుంది మీరు దానిని గుర్తుంచుకుంటే మీరు నిజంగా అనుభావిక మోడలింగ్ విధానానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వరు నిజంగా చాలా జ్ఞానంతో కొనసాగుతారు కాబట్టి ఇప్పుడు పాఠంలో ముందుకు వెళదాం మరియు ద్రవ స్థాయి వ్యవస్థ కోసం అభివృద్ధి చేయగల వివిధ రకాల మోడల్ లు ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు ఇది చాలా సరళమైన వ్యవస్థ మన ఇళ్లలో ప్రతిచోటా మరియు పరిశ్రమలలో కూడా ఇక్కడ ఒక ట్యాంకులోకి ప్రవాహం వస్తోంది మరియు ఒక ట్యాంక్లో ద్రవంలో కొంత నిల్వ ఉంది ఆపై అవుట్లెట్ ప్రవాహం ఉంది ఇన్ మరియు అవుట్లెట్ ప్రవాహాలు రెండూ కవాటాలచే నియంత్రించబడతాయి ఇన్లెట్ ప్రవాహంలో మార్పు ద్రవ స్థాయిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడంలో నాకు ఆసక్తి ఉందని అనుకోండి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మన మరుగుదొడ్లలోని ఫ్లష్ వ్యవస్థలను చూడండి మరియు మొదలైనవి అవి ద్రవ స్థాయిని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై ఆధారపడి ఉంటాయి అక్కడ మీకు ద్రవ స్థాయిని నియంత్రించే యాంత్రిక పరికరం ఉంది కానీ పరిశ్రమలలో ద్రవ స్థాయిని నియంత్రించే ఆటోమేటెడ్ కంట్రోలర్ లు ఉన్నాయి అన్ని సందర్భాల్లో ఇన్లెట్ ప్రవాహంలో మార్పు ఉన్నప్పుడు ద్రవ స్థాయి ఎలా మారుతుందో మనం తెలుసుకోవాలి ఇప్పుడు మొదటి దృష్టాంతంలో నేను దాని స్థిరమైన స్థితిని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అవుట్లెట్ ప్రవాహం మరియు ద్రవ స్థాయికి ఎలా సంబంధం ఉంది ఎందుకంటే ఇది వాస్తవానికి ఇన్లెట్ ప్రవాహం మరియు ద్రవ స్థాయి మధ్య మోడల్లో ఒక భాగం అవుతుంది కాబట్టి స్థిరమైన స్థితిలో బెర్నౌల్లి యొక్క సూత్రం ద్రవ మెకానిక్స్ మరియు మొదలైన వాటి నుండి మనకు తెలుసు అవుట్లెట్ ప్రవాహానికి మరియు ప్రజలు మాట్లాడే హెడ్ యొక్క ద్రవ స్థాయికి మధ్య సంబంధాన్ని పొందవచ్చు అవుట్లెట్ ప్రవాహం ద్రవ స్థాయి యొక్క వర్గమూలానికి సరళంగా అనులోమానుపాతంలో ఉందని మనకు తెలుసు దీనిని స్థిరమైన స్థితి మోడల్ అంటారు స్థిరమైన స్థితిలో ఇది నిజం మీరు చేయాల్సిందల్లా వేర్వేరు స్థిరమైన స్థితిలో ప్రయోగం చేయడం అవుట్లెట్ ప్రవాహం రేటు మరియు ద్రవ స్థాయిని కొలవడం ద్రవ స్థాయి యొక్క వర్గమూలానికి మరియు అవుట్లెట్ ప్రవాహం రేటును ప్లాట్ చేయడం మీరు దాదాపు సరళ రేఖను చూడాలి సరే మీకు ప్రయోగానికి ప్రాప్యత ఉంటే మీరు దీనిని ప్రయత్నించాలి మరియు ఇది ఖచ్చితంగా సరైనది కాదని మీరు చూస్తారు కానీ ఇది చాలా మంచి మోడల్ ఇప్పుడు మనము చివరికి డైనమిక్ మోడల్ను కోరుకుంటున్నామని చెప్పాము ఇది స్థిరమైన స్థితిలోనే కాకుండా రెండు స్థిరమైన స్థితుల మధ్య ఇన్లెట్ ప్రవాహంలో మార్పు ఉన్నప్పుడు ద్రవ స్థాయి ఎలా మారుతుందో తెలియజేస్తుంది ఇప్పుడు దీని కోసం మనం భౌతిక సమతుల్యతను వ్రాయవలసి ఉంటుంది అనగా ద్రవ్యరాశి పరిరక్షణ చట్టం కోసం ద్రవ్యరాశి సమతుల్యతను వర్తింపజేయండి మరియు మనము అగమ్య ప్రవాహం ఉందని అనుకుంటాము మరియు మనకు అవకలన సమీకరణం లభిస్తుంది దురదృష్టవశాత్తు మొదటి ఆర్డర్ అవకలన సమీకరణం కానీ ఇది సరళంగా ఉండదు కాబట్టి మీరు ఇక్కడ చూసే సమీకరణం రెండు విషయాలను వర్తింపజేయడం ద్వారా వచ్చింది ఒకటి ద్రవ్యరాశి పరిరక్షణ చట్టం మరియు రెండు ఈ కేసులో మనం అభివృద్ధి చేసిన స్థిరమైన స్థితి మోడల్ ఇప్పుడు నేను దానిని అనుకరించగలను నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది ఫస్ట్ ప్రిన్సిపుల్స్ మోడల్ దీన్ని విశ్లేషణాత్మకంగా పరిష్కరించడానికి మార్గం లేదు నేను సంఖ్యా పరిష్కారాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది ద్రవ స్థాయి ప్రొఫైల్ ను నిర్ణయించడానికి న్యూమరికల్ ఇంటెగ్రేషన్ పద్ధతులను ఉపయోగించండి ఇన్లెట్ ప్రొఫైల్ కోసం ఇన్లెట్ ప్రవాహం ఇప్పుడు విశ్లేషణాత్మక పరిష్కారాన్ని పొందడానికి నేను చేయగలిగేది ఏమిటంటే ఈ సరళేతర మోడల్ ను సరళంగా అంచనా వేయగలను ఇన్లెట్ ప్రవాహంలో మార్పులు చాలా ఎక్కువగా ఉండవని ఊహిస్తూ అందువల్ల నేను ద్రవ స్థాయి మరియు ఇన్లెట్ ప్రవాహం మధ్య సరళ సంబంధం గురించి ఆలోచించగలను ఇది చాలా పరిస్థితులలో చాలా సహేతుకమైన ఊహ కాబట్టి మనం చేసేది ఏమిటంటే రెండు చదరపు మూలం అయితే ODE లో నాన్ లీనియారిటీ యొక్క మూలం ని అంచనా వేస్తాము కాబట్టి టేలర్ సిరీస్ విస్తరణను ఉపయోగించి సరళంగా ఉండేదానిని అంచనా వేయవచ్చు కాబట్టి మనము ఏమి చేసాము మనము వర్గమూలం యొక్క మొదటి ఆర్డర్ ఉజ్జాయింపుతో అంచనా వేసాము మరియు మనము అంచనా వేసినప్పుడల్లా సాధారణంగా ఉజ్జాయింపులు నామమాత్రపు బిందువు యొక్క ఆపరేటింగ్ కండిషన్ సమీపంలో ఉంటాయి మరియు అందువల్ల మనము ఈ ODE ని సరళ ఉజ్జాయింపు మోడల్ గా తిరిగి వ్రాస్తాము ఇది ఇప్పటికీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ మోడల్ కానీ ఇది సుమారు మోడల్ కానీ ఇప్పుడు మోడల్ 'డీవియేషన్ వేరియబుల్స్' అని పిలువబడే పరంగా ఉంది మీ రిఫరెన్స్ ఆపరేటింగ్ పాయింట్ నుండి మీరు ఎంత దూరంలో ఉన్నారు సాధారణంగా స్థిరమైన స్థితిగా ఎంచుకుంటారు మరోవైపు ఈ కన్సర్వేషన్ చట్టాలు మరియు వాల్వ్ సమీకరణం మొదలైనవి నాకు తెలియదని నేను అనవచ్చు నేను అనుభావిక మోడల్ కు సరిపోయేలా ఎంచుకుంటాను ఆపై రెండు అవకాశాలు ఉన్నాయి గ్రెయ్ బాక్స్ మరియు బ్లాక్ బాక్స్ మోడల్ అకస్మాత్తుగా ఈ అనుభావిక విధానంలో ద్రవ్యరాశి పరిరక్షణ రాయడం అంత కష్టం కాదని నేను కనుగొన్నాను కాబట్టి నేను వ్రాస్తాను మరియు మోడల్ మూడు విషయంలో ఎలా ఉండాలో నాకు కొంత ఆలోచన ఉంది కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే మనం ఇకపై నిరంతర సమయములో లేము ఎందుకంటే మనము డేటా నుండి మోడళ్లను నిర్మించబోతున్నాము మరియు డేటా సమయానికి మాదిరి ఉదాహరణలలో మాత్రమే లభిస్తుంది ఇది ప్రతి సమయంలో అందుబాటులో ఉండదు కాబట్టి మనము సమయం t నుండి ఇది నిరంతర సమయ వేరియబుల్ k డిస్క్రిట్ సమయం k కి వెళ్తాము ఇక్కడ ఈ k నాలుగువ సందర్భంలో మాదిరి ఉదాహరణకు k తక్షణ నమూనా నేను ఇప్పుడు గమనిస్తున్నాను నేను డేటాను సేకరిస్తున్నప్పుడు క్రమమైన వ్యవధిలో మనము శాంప్లింగ్ ఇంస్టాన్స్ గా పిలుస్తాము మరియు ఇప్పుడు ఈ ప్రక్రియ గురించి కొంత ముందస్తు జ్ఞానం నుండి ద్రవానికి మధ్య మొదటి ఆర్డర్ సరళ సంబంధం ఉందని నాకు తెలుసు స్థాయి మరియు ఇన్లెట్ ప్రవాహం రేటు కాబట్టి నేను డిస్క్రిట్ సమయంలో సుమారుగా ఉన్న సరళ సమీకరణాన్ని వ్రాస్తాను మరియు ఇది తప్పనిసరిగా మొదటి ఆర్డర్ వ్యత్యాస సమీకరణం కాబట్టి నేను నిరంతర సమయం నుండి డిస్క్రిట్ సమయానికి మారినందున నేను అవకలన సమీకరణం నుండి వ్యత్యాస సమీకరణానికి వెళ్ళాను ఇప్పుడు ఈ రకమైన మోడలింగ్ విధానంలో లక్ష్యం ఈ పరామితులను a మరియు b లను అంచనా వేయడం మరియు మీరు చూసే ఎప్సిలాన్ మీరు ఉజ్జాయింపులో చేసిన లోపం వాస్తవానికి ఈ లోపం యొక్క పరిమాణం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలనుకుంటున్నాము అయితే ఈ పరామితులను a మరియు b లను అంచనా వేయడం ప్రాథమిక లక్ష్యం కాబట్టి ఇక్కడ ఇది గ్రెయ్ బాక్స్ అనుభావిక సరళ డిస్క్రిట్ సమయ మోడల్ చాలా క్వాలిఫైయర్ లు ఉన్నాయి అయితే చాలా స్పష్టంగా చెప్పాలంటే గ్రెయ్ బాక్స్ స్వభావం వస్తుంది ఎందుకంటే నేను సరళ మోడల్ మరియు మొదటి ఆర్డర్ డైనమిక్స్ గురించి ముందస్తు జ్ఞానాన్ని కలిగి ఉన్నాను నాకు ఇవేవీ తెలియదని అనుకుందాం మరియు నేను డైనమిక్ మోడల్ను నిర్మించాలనుకుంటున్నాను నేను కూడా అలా చేయగలను అప్పుడు మనము బ్లాక్ బాక్స్ మోడల్తో సరిపెట్టుకోవాల్సిందే మరియు ఎంపిక మీదే కనుక నాకు ఇక్కడ ఎటువంటి సమీకరణం వ్రాయబడలేదు వాస్తవానికి ఒక క్రమమైన అధ్యయనం ద్వారా మీరు చివరికి ద్రవ స్థాయి మరియు ఇన్లెట్ ప్రవాహం రేటు మధ్య సంబంధం సరళమైనది మరియు మొదటి ఆర్డర్ అని తెలుసుకోగలుగుతారు సాధారణంగా మనము బ్లాక్ బాక్స్ మోడలింగ్లో ప్రారంభించినప్పుడు మనము సాధారణ మోడళ్లతో ప్రారంభిస్తాము కాబట్టి మనము సరళ మోడల్ తో ప్రారంభిస్తాము మరియు ఇది డైనమిక్ ప్రక్రియ కాబట్టి మనము డైనమిక్స్ మొదటి ఆర్డర్ రెండవ ఆర్డర్ మరియు మొదలైన వాటి క్రమాన్ని ఎన్నుకోవాలి అందువల్ల జాగ్రత్తగా అధ్యయనం ద్వారా మనం మొదటి ఆర్డర్ లీనియర్ మోడల్కు మారవచ్చు మరియు ఈ కేస్ స్టడీ ఉపన్యాసం చివరలో సూచనలుగా ఇచ్చిన పుస్తకంలో వివరంగా చర్చించబడింది కాబట్టి ఇది ఒక ప్రక్రియ కోసం అభివృద్ధి చేయగల వివిధ రకాల మోడళ్ల అనుభూతిని మీకు ఆశాజనకంగా ఇస్తుంది మరియు మీరు ఇక్కడ చూసినట్లుగా మీరు అభివృద్ధి చేసిన మోడల్ యొక్క స్వభావం మీరు తెలుసుకోవాలనుకుంటున్న దానిపై ఆధారపడి ఉంటుంది మరియు ఎలాంటి కఠినత మీరు వెతుకుతున్నారని మరియు మీ వద్ద ఉన్నది మీతో ఎలాంటి జ్ఞానం ఉంది అనుభావిక విధానంలో మీకు డేటా మరియు కనీస ప్రక్రియ పరిజ్ఞానం ఉన్నాయి ఫస్ట్ ప్రిన్సిపుల్స్ విధానంలో మీకు ప్రారంభించడానికి డేటా లేదు కానీ మీకు పెన్ను మరియు కాగితం ఉన్నాయి మరియు మీకు ప్రక్రియ యొక్క భౌతికశాస్త్రం గురించి మంచి అవగాహన ఉంది కానీ మంచి పరిష్కారం పని పరిష్కారం ఎల్లప్పుడూ గ్రె బాక్స్ విధానంలో ఉంటుంది ఇది ఈ రెండింటి కలయిక కాబట్టి మీరు ఫస్ట్ ప్రిన్సిపుల్స్ పై లేదా అనుభావిక వైపు వెళ్లడం లేదు కాబట్టి నేను కొన్ని నిమిషాల క్రితం ప్రస్తావించాను ఒక క్రమమైన విధానం మీకు మంచి మోడల్ను పొందడానికి సహాయపడుతుందని ముఖ్యంగా నేను ఇక్కడ అనుభావిక విధానం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మోడల్ను గుర్తించే క్రమమైన మార్గం కోసం నేను మీకు ఫ్లో చార్ట్ ఇస్తాను మరియు దీన్ని త్వరగా వివరిస్థాను ప్రధానంగా మీకు మూడు దశలు ఉన్నాయి ఒకటి డేటా సముపార్జన మరియు మనము దాని గురించి ఇక్కడ మాట్లాడము లేదు డేటా మనకు అందుబాటులో ఉందని మనము అనుకుంటాము కాబట్టి మనము మొదటి దశ గురించి ఎక్కువగా చర్చించము ఆపై రెండవ దశ మోడల్ అభివృద్ధి ఇది ఈ విధానం యొక్క ముఖ్యమైన అంశం మరియు మూడవ దశ మోడల్ అసెస్మెంట్ ఇది చాలా ముఖ్యమైనది మరియు ఇది మనము అభివృద్ధి చేసే అన్ని మోడళ్లకు వర్తిస్తుంది ఇది ఫస్ట్ ప్రిన్సిపుల్స్ లేదా అనుభావిక మోడల్ అయినా మోడల్ యొక్క మంచిని అంచనా వేయడం చాలా ముఖ్యం ఆపరేటింగ్ పరిస్థితుల యొక్క మంచి శ్రేణిపై ప్రక్రియను అంచనా వేయగల మోడల్ ఉందా తాజా డేటా సెట్లో ఇది బాగా పనిచేస్తుందా ఫస్ట్ ప్రిన్సిపుల్స్ విధానం కూడా ధృవీకరించబడాలి కాబట్టి దయచేసి ఇది ప్రాథమిక మోడల్ కు అవసరం లేదు అనే అభిప్రాయంలో ఉండకండి అనుభావిక విధానంలో పరామితి నేను ఒక మోడల్లో సంపాదించినట్లు అంచనా వేస్తే వాటిలో పెద్ద లోపాలు ఉన్నాయా లేదా అని మనం అడగాలనుకుంటాము అది ఆసక్తి కలిగించే విషయం అనుభావిక మోడలింగ్ కోసం మనం చూడవలసిన మూడవ విషయం ఓవర్ ఫిటింగ్ డేటా నుండి ఒక మోడల్ ను నిర్మించడం అనేది విద్యార్థికి ఒక విషయాన్ని నేర్చుకునే దానితో చాలా పోలి ఉంటుందని నేను చెప్పగలను విద్యార్థి ని పాఠ్య పుస్తకం మరియు కోర్సు మెటీరియల్తో చదివిస్తారు ఆపై విద్యార్థి ఈ విషయం యొక్క భావనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు చివరికి కోర్సు మెటీరియల్తో మరియు బోధకుడితో సరైన పరస్పర చర్య ద్వారా ఇప్పుడు చివరికి విద్యార్థి మరీ ఎక్కువ గా నేర్చుకున్నారా అని మీరు అడగాలి అది చాలా వింతగా అనిపించవచ్చు మరీ ఎక్కువగా నేర్చుకోవడం అంటే ఏమిటి ఇప్పుడు ఓవర్ లెర్నింగ్ లేదా మరీ ఎక్కువగా నేర్చుకోవడం అంటే ఉదాహరణకు నేను ఒక విద్యార్థిగా ఒక అసైన్మెంట్ లో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను మరియు అసైన్మెంట్ లోని సమస్య ఒక నిర్దిష్ట భావనపై ఆధారపడి ఉంటుంది నేను భావనను అర్థం చేసుకుంటే అనగా సమస్య పరిష్కార అధ్యయనం చివరిలో ప్రశ్న ఆధారంగా ఉన్న భావనపై నేను ప్రావీణ్యం సంపాదించినట్లయితే అప్పగించిన సమస్యను పరిష్కరించే లక్ష్యం దాదాపు సాధించినట్లే కానీ నేను సంఖ్యలకు శ్రద్ధ చూపడం మొదలుపెడితే ఆ ప్రశ్నకు చాలా ప్రత్యేకమైనవి కానీ విషయంతో చాలా తక్కువ సంబంధం కలిగి ఉంటాయి మరియు నేను అవన్నీ నిజంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అప్పుడు నేను ఆవసరాని కంటే ఎక్కువ నేర్చుకున్నానని అనవచ్చు కాబట్టి మోడలింగ్లో కూడా ఓవర్ ఫిట్టింగ్ యొక్క సాధారణ సారూప్యత ఇది ఇది ప్రధానంగా డేటాలో లోపం ఉన్నందున సంభవిస్తుంది మరియు తరువాత మీకు చూపించడానికి నాకు ఒక ఉదాహరణ ఉంది కాబట్టి డేటా సముపార్జన మోడల్ అభివృద్ధి మరియు మోడల్ ధ్రువీకరణ అనే మూడు దశలు ఉన్నాయని గుర్తుంచుకోండి మోడల్ అభివృద్ధి భాగం గురించి త్వరగా మాట్లాడతాను డేటా ప్రీ ప్రాసెసింగ్ ఉందని మీరు చూస్తారు మనము చివరి ఉపన్యాసంలో మాట్లాడాము తప్పిపోయిన విలువలు అవుట్లెర్స్ లేదా మరే ఇతర క్రమరాహిత్యాల కోసం మనం చూడాలి వాటిని వదిలించుకోవాలి మరియు మొదలైనవి మరియు దానిలో పెద్ద భాగం విజువలైజేషన్ డేటా యొక్క విజువలైజేషన్ ఉంటుంది విజువలైజేషన్ యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపే చివరి ఉపన్యాసంలో మనకు ఒక ఉదాహరణ ఉంది మనము డేటాను బాగా అర్థం చేసుకున్న తర్వాత అది మోడలింగ్ కోసం సిద్ధంగా ఉంటుంది మోడల్ నిర్మాణాన్ని మనకు బాగా తెలియకపోతే తప్ప మోడల్ను నిర్మించటానికి మనం నేరుగా వేళ్ళకూడదు అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ అని నాకు తెలుసు లేదా ఇది లీనియర్ మోడల్ నాన్ లీనియర్ మోడల్ అని నాకు తెలుసు కాబట్టి ఒక మధ్య దశలో పరామితి రహిత విశ్లేషణ అని పిలుస్తారు ఇక్కడ నేను ఈ ప్రక్రియపై కనీస ఊహలను చేస్తాను మరియు డేటా నిర్మాణం నుండి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తాను తద్వారా మోడల్ నిర్మాణం గురించి మంచి అంచనా వేయడానికి దీనిని పరామితి రహిత విధానం అంటారు నాకు సరిపోయే మోడల్ యొక్క నిర్మాణం నాకు ఇప్పటికే తెలిస్తే ఈ దశను దాటవేయవచ్చు కాబట్టి అనేక సందర్భాల్లో పరామితి రహిత విశ్లేషణ కూడా ఉండకపోవచ్చు చివరగా నాకు మోడల్ నిర్మాణం గురించి మంచి అంచనా ఉంది ఆపై నేను ఆ మోడల్ యొక్క పరామితిని అంచనా వేయాలి ఇక్కడ నేను అంచనా అల్గారిథమ్లను వర్తింపజేస్తాను ఇవి పరామితులను అంచనా వేయడానికి తప్పనిసరిగా సర్వోత్తమీకరణం అల్గోరిథంలు ఆపై నాతో ఒక మోడల్ ఉంది కాబట్టి ఇది చాలా చక్కని మోడల్ అభివృద్ధి కి సాధ్యం కానీ అది వివరించవచ్చు కానీ అక్కడ చాలా ఉందని గుర్తుంచుకోండి అది ఒక భారీ మహాసముద్రం మరియు వీటిలో దేనినైనా ఏదైనా ఈ దశలలో మీరు నిజంగా వెళ్ళడానికి ఖచ్చితమైన సమాధానాలు లేదా సూత్రాలు లేవు కానీ డేటా సైన్సెస్ సిద్ధాంతం ఆధారంగా చాలా మంచి మార్గదర్శకాలు ఉన్నాయి ప్రయత్నాలను తగ్గించడానికి ఆ సూత్రాల యొక్క ప్రాథమికాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం మరియు కొన్ని మార్గదర్శకాలను కలిగి ఉండాలి ఇప్పుడు మీరు చూసే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము ముందస్తు జ్ఞానాన్ని పొందుపరచగలుగుతున్నాము అంటే ఈ దశలో ప్రతి డొమైన్ లేదా ముందస్తు జ్ఞానాన్ని చేర్చడానికి ఒక నిబంధన ఉంది మరియు మునుపటి ఉపన్యాసంలో కూడా నేను ఈ అంశాన్ని నొక్కిచెప్పాను ఏదైనా డేటా విశ్లేషణ లో మనము డొమైన్ మరియు ముందస్తు జ్ఞానాన్ని వీలైనంత వరకు చేర్చాలి డేటా ఆధారిత మోడలింగ్ యొక్క చివరి కానీ అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది పునరావృతమయ్యే ప్రక్రియ ఈ పునరుక్తి యొక్క ఒక రౌండ్లో లేదా ఈ ఫ్లో చార్ట్ యొక్క ఒక పాస్ లో మీరు ఉత్తమ మోడల్ను పొందలేరు మనము అభివృద్ధి చేసే మోడల్ చాలా విషయాల్లో సంతృప్తికరంగా ఉండకపోవచ్చు బహుశా ఇది తాజా డేటాను బాగా అంచనా వేయకపోవచ్చు పరామితి అంచనాలు వాటిలో పెద్ద లోపాలను కలిగి ఉండవచ్చు మరియు మొదలైనవి ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది డేటా నాణ్యత కూడా చెడ్డది కనుక దానికి చాలా అవకాశం ఉంది అంటే మనం వెళ్లి ప్రయోగాన్ని పునరావృతం చేయవలసి ఉంటుంది లేదా డేటా నాణ్యత మంచిది మరియు నేను తప్పు మోడల్ నిర్మాణాన్ని ఎంచుకున్నాను అంటే నేను మోడళ్లను తిరిగి పరిశీలించవలసి ఉంటుంది నేను లేదా నేను తప్పు అంచనా అల్గారిథమ్ను ఎంచుకున్నాను ఈ సందర్భంలో నేను వెనక్కి వెళ్లి మెరుగైన అంచనా అల్గోరిథం ఎంచుకోవాలి కాబట్టి ఒక క్రమమైన అధ్యయనం నిజంగా ఈ ముందుకు వెనుకకు దశలను తగ్గించడానికి మనకు సహాయపడుతుంది మరియు మోడల్ సంతృప్తికరంగా లేనప్పుడు సమస్య యొక్క మూలం ఏమిటో ఖచ్చితమైన ఖచ్చితత్వంతో గుర్తించగలగాలి కాబట్టి దయచేసి దాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు అనుభావిక మోడల్ లలో రెండు విస్తృత తరగతుల మోడల్ లు ఎదురవుతాయి మరియు నేను వాటిని క్లుప్తంగా చర్చించాలనుకుంటున్నాను నేను సరళ మరియు నాన్ లీనియర్ మరియు మొదలైనవాటిని సూచించడం లేదు ఈ వర్గీకరణ మేము డేటా విశ్లేషణ ఉపన్యాసంలో చర్చించినట్లుగా ఎక్కువ లేదా అంతకంటే తక్కువ వాటిపై ఆధారపడి ఉంటుంది నిర్ణయాత్మక వర్సెస్ యాదృచ్ఛిక మోడల్ లు మరియు మొదలైనవి కాబట్టి లిటరేచర్ లో ప్రధానంగా లిటరేచర్ లో ఎక్కువగా కనిపించే మోడళ్ల యొక్క మొదటి తరగతి సమయ శ్రేణి మోడల్ లు ఇవి యాదృచ్ఛిక ప్రక్రియలకు సరిపోతాయి ఇక్కడ కారణాలు తెలియవు లేదా లోపంతో కూడినవి అంటే అవి వాస్తవానికి యాదృచ్ఛికంగా ఉంటాయి మరియు దీనికి ఒక సాధారణ ఉదాహరణ వాతావరణ ప్రక్రియ వాతావరణ ఉష్ణోగ్రతను అంచనా వేసే మోడల్ను నేను నిర్మించాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఏమి చేయాలి అవును ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయని నాకు తెలుసు కానీ నేను వాటిని కొలవలేదు లేదా వాతావరణ ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే కారణాల పూర్తి జాబితా నాకు తెలియదు కాబట్టి చారిత్రాత్మక డేటాను తీసుకొని చరిత్రలో ఏదో ఒకటి పునరావృతమవుతుందని ఆశిస్తున్నాము ఖచ్చితంగా కాదు కానీ నమూనాలు మరియు సహసంబంధాలు ఉన్నాయి మరియు మొదలైనవి ఆపై సమయ శ్రేణి లేదా డైనమిక్ రిగ్రెసివ్ రకమైన మోడల్ అని పిలుస్తారు ఇవి చాలా చాలా రంగాలలో చాలా సాధారణం మరోవైపు గాలి యొక్క సాపేక్ష ఆర్ద్రతనుని నేను మోడల్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు గాలి యొక్క సాపేక్ష ఆర్ద్రత ఉష్ణోగ్రతపై గణనీయంగా ఆధారపడి ఉంటుందని నాకు తెలుసు వాతావరణ ఉష్ణోగ్రత కాబట్టి నాకు సాపేక్ష ఆర్ద్రత కొలతలు ఉన్నాయి నాకు ఉష్ణోగ్రత కొలతలు ఉన్నాయి మరియు ఈ రెండింటి మధ్య నేను ఒక మోడల్ ను నిర్మించగలను ఇది ఇప్పటికీ సాధారణ సాహిత్యంలో సమయ శ్రేణి మోడల్ గా పరిగణించబడుతుంది ప్రధానంగా ఉష్ణోగ్రత మరియు సాపేక్ష ఆర్ద్రత రెండూ యాదృచ్ఛికంగా ఉంటాయి కాబట్టి మల్టీవేరియేట్ టైమ్ సిరీస్ మోడల్స్ అని పిలవబడే వాటిని మనము నిర్మించగలము అయితే మీకు తెలుసు ఇది దృక్పథం మీరు దీన్ని ఇన్పుట్ అవుట్పుట్ మోడల్ అని కూడా పిలుస్తారు కాబట్టి టైమ్ సిరీస్ మోడల్ అంటే సాధారణంగా మీరు డేటా యొక్క ప్రతిస్పందన ఆధారంగా మాత్రమే మోడల్ను నిర్మిస్తున్నారని అర్థం కానీ చాలా మంది దీనిని ఇంకా పెద్ద అర్థంతో ఉపయోగిస్తున్నారు ఇప్పుడు సమయ శ్రేణి మోడల్ లను నిర్మించడంలో కొన్ని సవాళ్లు సరైన మోడల్ నిర్మాణాన్ని ఎంచుకుంటున్నాయి ఉదాహరణకు గతం వర్తమానాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది మరియు మళ్ళీ మార్గదర్శకాలు మరియు కొన్ని గణిత మరియు గణాంక పద్ధతులు మనకు సహాయపడటానికి అందుబాటులో ఉన్నాయి కానీ మళ్ళీ ఖచ్చితమైన సమాధానం లేదు మరియు సరైన ఊహలను చేయడం ఉదాహరణకు యాదృచ్ఛిక ప్రక్రియలలో మనము చివరిసారి చూసిన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల వంటి నిర్ణయాత్మక ధోరణితో ఈ ప్రక్రియ స్థిరమైన లేదా స్థిరంగా లేదా స్థిరంగా ఉంటుందని నేను అనుకుంటాను సరళ ధోరణి ఉంది ఆపై దాని పైన డోలనాలు మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి అంతర్లీన యాదృచ్ఛిక ప్రక్రియ సరళ సరళేతర మరియు మొదలైనవా కాదా అని మనకు తెలియదు మరియు అలిఖిత సవాలు పరామితులను అంచనా వేయడం అనుభావిక మోడలింగ్లో ఇది ఏమైనప్పటికీ సవాలుగా ఉంటుంది ఇప్పుడు దీనికి విరుద్ధంగా మనకు ఇన్పుట్ అవుట్పుట్ మోడల్స్ అని పిలుస్తారు అవి కాసల్ మోడల్ లు ఇక్కడ నేను ఒక వేరియబుల్ ను ఇతర వేరియబుల్స్ ఉపయోగించి వివరించడానికి ప్రయత్నిస్తాను అది మనము ఆసక్తి కలిగివున్న వేరియబుల్కు కారణమవుతుందని లేదా ప్రభావితం చేస్తుందని నేను భావిస్తున్నాను మీరు ఉష్ణోగ్రత మరియు సాపేక్ష ఆర్ద్రత ఉదాహరణను ఇష్టపడవచ్చు లేదా నేను ఒక తీగలో విద్యుత్తు వర్సెస్ కరెంట్ను కొలిచేటప్పుడు లేదా రియాక్టర్ యొక్క ఉష్ణోగ్రత మరియు శీతలకరణి ప్రవాహాన్ని కొలుస్తున్నాను అక్కడ నేను ఈ వేరియబుల్స్ మధ్య ఇన్పుట్ అవుట్పుట్ సంబంధం గురించి ఆలోచించగలను మరియు రిగ్రెసివ్ మోడళ్లను నిర్మించగలను వాస్తవానికి మల్టీవేరియట్ మోడల్ లు కూడా సాధ్యమే ఇప్పుడు ఇక్కడ ఉన్న సవాళ్ళలో ఒకటి ఈ ఇన్పుట్ అవుట్పుట్ మోడల్లో ఈ రిగ్రెసర్స్ లేదా వివరణాత్మక వేరియబుల్స్ అని పిలవబడేవి బహుశా ఖచ్చితంగా తెలిసి ఉండవచ్చు లేదా ఖచ్చితంగా తెలియకపోవచ్చు ఉష్ణోగ్రతలో సాపేక్ష ఆర్ద్రత ఉదాహరణను మనము మల్టీవేరియట్ టైమ్ సిరీస్ మోడల్ అని కూడా పిలుస్తాము కానీ తేడా ఏమిటంటే సాపేక్ష ఆర్ద్రతకు రిగ్రెసర్ అయిన ఉష్ణోగ్రత అనేది కొలిచిన వేరియబుల్ కానీ అది నేను సర్దుబాటు చేయలేను దురదృష్టవశాత్తు నేను చేయలేను వాతావరణ ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసే సామర్థ్యం నాకు లేదు ప్రజలకు ఆ సామర్థ్యం ఉంటే అది గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రత కొలిచిన వేరియబుల్ మరియు ప్రతి కొలతలో లోపం ఉంటుంది కాబట్టి రిగ్రెసర్ ఆ రకమైన పరిస్థితిలో లోపంతో మాత్రమే తెలుసు అయితే రియాక్టర్ యొక్క ఉష్ణోగ్రతకు వ్యతిరేకంగా శీతలకరణి ప్రవాహంలో మార్పులను ప్రేరేపించడానికి మరియు ఉష్ణోగ్రతను కొలవడానికి నాకు బహుశా నిబంధన ఉంది కాబట్టి శీతలకరణి ప్రవాహంలో నేను ఎలాంటి మార్పులను ప్రేరేపిస్తున్నానో నాకు తెలుసు మరియు ఉష్ణోగ్రత మాత్రమే కొలిచిన వేరియబుల్ కాబట్టి శీతలకరణి ప్రవాహాన్ని నిర్ణయాత్మక సిగ్నల్ లేదా వేరియబుల్గా పరిగణిస్తారు ఈ సందర్భంలో రిగ్రెసర్ ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి మీరు ఒక పరిస్థితిని చూడాలి మరియు ప్రతి వేరియబుల్కు ఎలా చికిత్స చేయాలో నిర్ణయించాలి కాబట్టి ఇది చివరి ఉపన్యాసంలో నిర్ణయాత్మక లేదా యాదృచ్ఛికంగా మనం నేర్చుకున్న విషయానికి తిరిగి తీసుకువెళుతుంది వాస్తవానికి మీరు వేర్వేరు మోడళ్లను కలిగి ఉండవచ్చు మరియు ఇక్కడ మళ్ళీ అనేక సవాళ్లు ఉన్నాయి ఉదాహరణకు నేను కారకాలను లేదా వివరణాత్మక వేరియబుల్స్ను మార్చే ప్రయోగం చేసే అధికారాన్ని కలిగి ఉన్న సందర్భాల్లో నేను వాటిని ఎలా మార్చాలి ఉత్తేజిత స్థాయి మరియు ఎలా ఉండాలి లేదా ఏ రిగ్రెసర్లు మల్టీవియారిట్ రిగ్రెషన్లో వేర్వేరు కారకాలు ఉండవచ్చు ఆసక్తి యొక్క వేరియబుల్ను ప్రభావితం చేసే అనేక అంశాలు అప్పుడు నేను ఏ వేరియబుల్ను కారకం చేయాలి లేదా ఏ వేరియబుల్స్ను నేను కారకం చేయాలి కొలతలు మరియు రిగ్రెసర్లు వేర్వేరు శాంప్లింగ్ రేట్ల వద్ద లభించే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆచరణలో అన్ని మోడలింగ్ లు ఇన్పుట్ అవుట్పుట్ మరియు టైమ్ సిరీస్ మోడలింగ్ రెండింటి మిశ్రమాన్ని కలిగి ఉంటాయి ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ మోడలింగ్ అభ్యాసాలలో కూడా ఆసక్తి కలిగివున్న వేరియబుల్ లో ఉన్న అన్నీ వైవిధ్యాలను మేము వివరించలేకపోవచ్చు కాబట్టి ఉదాహరణకు రియాక్టర్ ఉదాహరణ యొక్క ఉష్ణోగ్రత మరియు శీతలకరణి ప్రవాహంలో శీతలకరణి ప్రవాహాన్ని ఉపయోగించి రియాక్టర్ ఉష్ణోగ్రతలో చాలా మార్పులను నేను వివరించగలుగుతాను కానీ శీతలకరణిలో వచ్చిన మార్పులను ఉపయోగించి నేను వివరించలేని కొలతలో ఏదో ఉంది ప్రవాహం మరియు ఏదో బహుశా సెన్సార్ లోపం కాబట్టి ఆ సెన్సార్ లోపాన్ని నేను ఎలా మోడల్ చేయగలను అక్కడ నేను టైమ్ సిరీస్ విధానాన్ని తీసుకోవాలి కాబట్టి కొన్నిసార్లు ఆ సెన్సార్ లోపాన్ని అంచనా వేయలేకపోవచ్చు అప్పుడు నేను గణాంకాలను మాత్రమే అంచనా వేయాలి కానీ ఏదైనా సందర్భంలో నేను ఏదైనా మోడల్ యొక్క నిర్ణయాత్మక మరియు యాదృచ్ఛిక భాగాలను పరిష్కరించాలి దానిని తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి అనుభావిక మోడలింగ్ యొక్క కొన్ని క్లిష్టమైన అంశాలను మనము త్వరగా చూస్తాము మరియు మనము ప్రయోగాలు చేసే అనుభావిక మోడలింగ్లోని మొదటి అంశం లేదా మీరు చేయకపోయినా రిగ్రెసర్లో లేదా కారకం లేదా ఇన్పుట్లోని ఉత్సాహం కాబట్టి నాకు స్థిరమైన స్థితి ఉన్న సరళమైన ఉదాహరణను చూద్దాం Y అనేది అవుట్పుట్ మరియు u ఇన్పుట్ మరియు y ఇన్పుట్ యొక్క క్వాడ్రాటిక్ ఫంక్షన్ కాబట్టి నాకు మూడు తెలియనివి ఉన్నాయి అందువల్ల నాకు మూడు స్థిరమైన స్తితులకు సంబంధించిన డేటా అవసరం మరో మాటలో చెప్పాలంటే తెలియనివాటిని అంచనా వేయడానికి నేను సమీకరణాన్ని వ్రాస్తే మూడు తెలియనివి మాతృక రూపంలో ఈ మూడు వేర్వేరు సందర్భాల్లో సమయం k1 k2 k3 లో మనకు సాంపుల్ డేటా మాత్రమే ఉందని గుర్తుంచుకోండి కాబట్టి మనము ఈ సంజ్ఞామానాన్ని ఉపయోగిస్తాము నేను మోడల్ యొక్క సమీకరణాన్ని మాతృక రూపంలో వ్రాసినప్పుడు ఇక్కడ మనం చూసే పెద్ద U మాతృక చిత్రంలోకి వస్తుంది ఇది y ను ప్రాథమికంగా b0 b1 మరియు b2 పరామితులకు మ్యాప్ చేస్తుంది ఈ పెద్ద U మాతృక ఏకవచనం లేదా పూర్తి స్థాయిగా ఉండాలి వాస్తవానికి ఈ ఉదాహరణను చర్చించడంలో మనము నాయిస్ ని దూరంగా ఉంచాము కాబట్టి ఇది నాయిస్ లేని పరిస్థితి మనము ఇక్కడ ఎటువంటి నాయిస్ చేయడం లేదు నాయిస్ విషయానికి వస్తే ఆందోళన చెందడానికి ఇతర విషయాలు ఉన్నాయి కానీ నాయిస్ లేని స్థితిలో కూడా మనకు తగినంత ఉత్సాహభరితమైన డేటా ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం వాస్తవానికి డైనమిక్ సిస్టమ్ కోసం చాలా ఆసక్తికరంగా ఈ ఉదాహరణను చూద్దాం ఇక్కడ సిస్టమ్ యొక్క అవుట్పుట్ గత ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది గతానికి మించిన ఒక ఇన్పుట్ మరియు గతానికి మించిన రెండవ ఇన్పుట్ కాబట్టి uk 1 uk 2 మరియు u k 3 తప్పనిసరిగా వెనుకబడి ఉన్న ఇన్పుట్లు కానీ అక్కడ 1 అంటే తప్పనిసరిగా ఒక శాంప్లింగ్ ఇది డైనమిక్ వ్యవస్థ యొక్క లక్షణం ఇది తప్పనిసరిగా మెమొరీ ని కలిగి ఉంటుంది కాబట్టి నేను ఈ మూడు పరామితులను మరోసారి గుర్తించాలనుకుంటున్నాను ఇన్పుట్ సైనూసోయిడల్ ఉన్న చోట నేను ఒక ప్రయోగం చేస్తానని అనుకుందాం యాంత్రిక వ్యవస్థలు లేదా అన్ని వ్యవస్థలలో ఇది చాలా సాధారణం ఇవి ఒక రకమైన ఆసిలేటరీ లక్షణాన్ని కలిగి ఉంటాయి లేదా నిర్దిష్ట మోడ్లు లేదా పౌన పున్యాల వద్ద మాత్రమే వర్గీకరించబడతాయి అక్కడ నేను ఒకే సైనూసోయిడ్తో ఒక ప్రయోగం చేస్తానని అనుకుంటే అప్పుడు ఒకే సైనూసోయిడ్ ద్వారా నేను చెప్పేది ఒకే ఫ్రీక్వెన్సీ సైన్ వేవ్ ఆపై ఈ ప్రక్రియ రెండు పరామితి మోడల్ గా వ్యక్తమవుతుంది మీరు ఇక్కడ త్రికోణమితి ద్వారా పని చేయాలి కాబట్టి నేను ఏమి చేసాను నేను ఈ ఇన్పుట్ తీసుకొని ఇక్కడ సమీకరణంలో పెట్టాను మరియు ప్రతిస్పందన ఎలా ఉంటుందో అడిగాను మూడు పరామితుల మోడల్ అయిన ప్రయోగాత్మక నిపుణుడికి ప్రతిస్పందన వినియోగదారుకు రెండు పరామితి మోడల్ గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమి జరిగింది ఇప్పుడు దాని పరిణామం ఏమిటి పర్యవసానంగా మూడు పరామితులలో రెండు మాత్రమే గుర్తించబడతాయి మరో మాటలో చెప్పాలంటే స్థిరమైన స్థితిలో ఉన్న అదే కథకు తిరిగి వెళుతున్నాం ఇప్పుడు పెద్ద U ఇప్పుడు మొదటి వరుసలో uk1 మైనస్ 1 uk1 మైనస్ 2 మరియు uk1 మైనస్ 3 ను కలిగి ఉంటుంది పున్యం యొక్క సైన్ వేవ్ అయినప్పుడు మిగిలిన రెండు వరుసలు సింగులర్ అవుతాయి అందువల్ల అన్ని పరామితులను అంచనా వేయడానికి నాకు డేటాలో తగినంత సమాచారం లేదు మరియు అది కీలకం పరామితులను అంచనా వేయడానికి ఎల్లప్పుడూ డేటా తగినంత సమాచారాన్ని కలిగి ఉండాలి మరోవైపు నాకు రెండు పౌన పున్యాలతో కూడిన ఇన్పుట్ ఉంటే రెండు పౌన పున్యాల సైనోసాయిడ్లు అప్పుడు నాకు తగినంత సమాచారం ఉంది ఇది చాలా సులభం అని మీరు చూపించవచ్చు మీ కోసం తనిఖీ చేయండి ఈ మాతృకను నిర్మించండి పెద్ద మాతృక U నేను చివరి స్లైడ్లో చూపించాను కాని ఇప్పుడు మొదటి వరుసలో U k1 మైనస్ 1 వద్ద uk1 మైనస్ 2 వద్ద మరియు uk1 మైనస్ 3 వద్ద k1 k2 k3 వద్ద రెండు వేర్వేరు పరిస్థితులు మరియు మొదటి సందర్భంలో మాతృక సింగులర్ అని మీరు కనుగొంటారు అంటే మీరు ఒకే ఫ్రీక్వెన్సీ సైన్ వేవ్ను ఉపయోగించినప్పుడు మరియు మీరు కనీసం పూర్తి స్థాయి సైన్లో బహుళ లేదా రెండు పౌన పున్యాలను ఉపయోగించినప్పుడు ఇది నాన్ సింగులర్ కాబట్టి డైనమిక్ సిస్టమ్స్ కోసం కథ భిన్నంగా కనిపిస్తుంది కానీ చివరికి ఒకే విధంగా ఉంటుంది డేటాలో తగిన సమాచారం ఉండాలి మనము రెండు విషయాలతో ముగించాము నాయిస్ అనిశ్చితి మన మోడలింగ్ను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం మరియు చివరకు ఏదైనా అనుభావిక మోడలింగ్ అభ్యాసం లో మనం సమాధానం చెప్పదలిచిన ప్రశ్నల సమూహం ఉన్నాయి కాబట్టి నాయిస్ మన డేటాను ఎలా ప్రభావితం చేస్తుంది వాస్తవానికి అనేక రకాలుగా ఇది అంచనాల ఖచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తుంది మనము అవుట్పుట్ను ఖచ్చితంగా అంచనా వేయలేము ఇది పరామితి అంచనాలలో లోపాలను తెస్తుంది మరియు మూడు ఇది మనము అంచనా వేయదలిచిన ప్రక్రియ యొక్క నిర్ణయాత్మక భాగం యొక్క మంచిని ప్రభావితం చేస్తుంది కాబట్టి సాధారణంగా యాదృచ్ఛికత యొక్క ప్రభావాలను లేదా డేటాలోని లోపాలను లెక్కించడంలో సిగ్నల్ టు నాయిస్ నిష్పత్తి అని పిలువబడే ఒక పరిమాణం విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాత్రమే కాదు ప్రతి డేటా విశ్లేషణ అభ్యాసంలో ఈ సిగ్నల్ టు నాయిస్ నిష్పత్తి చాలా మంచి పరిమాణం ఇది మోడల్ యొక్క నాణ్యత లేదా పరామితి అంచనాలపై యాదృచ్ఛికత యొక్క ప్రభావాన్ని వివరించడానికి లేదా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది మరియు నాయిస్ నిష్పత్తికి సిగ్నల్ సిగ్నల్లోని వైవిధ్యంగా నిర్వచించబడింది సిగ్నల్ లోని వ్యాప్తి స్థాయి లేదా శక్తిగా భావించండి సిగ్నల్ అంటే ఇక్కడ నిర్ణయాత్మక భాగం కాబట్టి నేను కొలుస్తున్నానని ఊహించుకోండి ఉదాహరణకు రియాక్టర్ శీతలకరణి ప్రవాహ ఉష్ణోగ్రతకు వెళుతున్నాను నేను ఒక ప్రయోగం చేస్తున్నాను ఇక్కడ నేను శీతలకరణి ప్రవాహంలో మార్పులను పరిచయం చేస్తున్నాను మరియు ఉష్ణోగ్రతను కొలుస్తున్నాను అక్కడ నేను శీతలకరణి ప్రవాహంలో మార్పులను ప్రేరేపిస్తాను మరియు నేను ఉష్ణోగ్రతను కొలుస్తాను నేను ఉష్ణోగ్రతను కొలిచినప్పుడు కొలత రెండు ప్రభావాలను కలిగి ఉంటుంది శీతలకరణి ప్రవాహంలో మార్పుల వల్ల ఒక ప్రభావం మరియు మరొకటి సెన్సార్ లోపం లేదా ఏదైనా ఇతర భంగం నుండి వస్తుంది ఆ పరిస్థితిలో సిగ్నల్ నిజమైన ప్రతిస్పందన అవుతుంది ఇది శీతలకరణి ప్రవాహంలో మాత్రమే మార్పుల కారణంగా కొలతలో ఉన్న ప్రతిస్పందన మరియు మిగిలినవన్నీ నాయిస్ కాబట్టి స్పష్టంగా నేను మంచి అంచనాలను పొందాలనుకుంటే అది మోడల్ శీతలకరణి రియాక్టర్ అప్పుడు శీతలకరణి ప్రవాహం కారణంగా ప్రతిస్పందన స్థాయి నాయీస్ కంటే ఎక్కువగా ఉండాలి మరియు ఇది దేనికైనా నిజం మీరు తరగతి గదిలో మాట్లాడే వారిని గమనించినట్లయితే అతను తగినంతగా పెద్దగా మాట్లాడవలసి ఉంటుంది ఇది మీకు ఆసక్తి కలిగించే సంకేతం తరగతి గదిలోని శబ్దం యొక్క మూలాలతో పోలిస్తే ఇది ఫ్యాన్ లేదా ఎయిర్ కండీషనర్ వల్ల కావచ్చు మరియు అందువలన కాబట్టి అక్కడ సిగ్నల్ టు శబ్దం నిష్పత్తి శక్తి లేదా వ్యాప్తి అనగా మీరు స్క్వేర్డ్ యాంప్లిట్యూడ్ అని చెప్పవచ్చు మాట్లాడేవారి మాట సిగ్నల్ ని పైకప్పు నుండి ఫ్యాన్ లు మరియు ఎయిర్ కండీషనర్లు మరియు మొదలైనవాటి నుండి వచ్చే శబ్దం యొక్క వ్యాప్తి చతురస్రంతో భాగిస్తే లభించేది అని చెప్పవచ్చు కాబట్టి అధిక SNR ఉంటే పరామితి అంచనా సరిగ్గా ఉంటుంది అంటే లోపం తక్కువ కాబట్టి మీకు సరళమైన ఉదాహరణ ఇవ్వడానికి నాకు ఇక్కడ ఒక ప్రక్రియ ఉంది నేను అనుకరించబోతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక సాధారణ ప్రక్రియను అనుకరిస్తున్నాను u అనేది ఇన్పుట్ మరియు b1 మరియు b0 నేను ఎంచుకున్న పరామితులు మరియు x అనేది ప్రక్రియ యొక్క నిజమైన ప్రతిస్పందన కానీ నాకు నిజమైన ప్రతిస్పందనకు ప్రాప్యత లేదు నాకు y అనే కొలతకు మాత్రమే ప్రాప్యత ఉంది కాబట్టి నేను అనుకరించే విధానం నేను మొదట x ను ఉత్పత్తి చేస్తాను నిజమైన ప్రతిస్పందన ఆపై నా కొలతను రూపొందించడానికి నేను ఒక యాదృచ్ఛిక సిగ్నల్ను x కి కొన్ని రకాల నాయిస్లను జోడించాను ఇప్పుడు నాకు నిజంగా x కి ప్రాప్యత లేదని నేను నటిస్తున్నాను నాకు y మరియు u లకు మాత్రమే ప్రాప్యత ఉంది మరియు x మరియు u ల మధ్య అంతర్లీన సంబంధం ఇదేనని నాకు తెలుసు కాబట్టి నేను డేటాను ఉపయోగించి y మరియు u మధ్య మోడల్ ను ఫిట్ చేయగలిగితే నేను ఏమి పొందగలను ఇక్కడ మరియు రెండు వేర్వేరు పరిస్థితులను త్వరగా చూద్దాం ఎడమ వైపున నాయిస్ మరియు సిగ్నల్ కు నిష్పత్తి 100 ఉన్న పరిస్థితి మీకు ఉంది కాబట్టి నేను నాయిస్ స్థాయిని v లో సర్దుబాటు చేసాను అంటే సిగ్నల్ టు నాయిస్ నిష్పత్తి 100 మరియు దీనికి సంకేతాలు నా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి మీరు కుడి వైపున చూసేది SNR 10 యొక్క పరిస్థితి స్పష్టంగా కుడి వైపున స్కాటర్ ప్లాట్లో మీరు చూడగలిగినంత ఎక్కువ నాయిస్ ఉంది రెండు సందర్భాల్లో నేను y వర్సెస్ u కు ప్లాట్ చేస్తున్నాను u ఉంది ఇన్పుట్ x అక్షం మీద ఉంది మరియు ప్లాట్ యొక్క ఎడమ పై భాగంలో మీరు చూసేది సరళ రేఖకు సరిపోయే సమీకరణం కాబట్టి నేను దీన్ని మాట్లాబ్ లో చేసాను మరియు ఇది నాకు ఒక రేఖ యొక్క సమీకరణాన్ని ఇస్తుంది మరియు ఇది b1 మరియు b0 లను అంచనా వేసే మంచి పని చేస్తుంది b1 యొక్క నిజమైన విలువ 5 మరియు b0 2 b1 మరియు b0 వరుసగా 5 మరియు 2 మరియు అంచనాలు రెండు సందర్భాల్లోనూ చాలా దగ్గరగా ఉన్నాయి కానీ ఈ అంచనాలలో ప్రామాణిక లోపం ని గమనిస్తే తేడా వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ పొందినవి b1 హ్యాట్ మరియు b0 హ్యాట్ హ్యాట్ అంచనాలను సూచిస్తుంది కాబట్టి సిగ్మా b1 హ్యాట్ మరియు సిగ్మా b0 హ్యాట్ లను ప్రామాణిక లోపాలు అని పిలుస్తారు నేను ఒక సిద్ధాంతం ద్వారా లెక్కించాను ఇప్పుడే దాని గురించి మాట్లాడనివ్వండి కానీ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను SNR100 కోసం రిపోర్ట్ చేస్తున్న లోపాలు SNR10 కోసం నేను రిపోర్ట్ చేసిన లోపాల కంటే చాలా తక్కువ వాస్తవానికి పరామితి అంచనాలలో లోపాలు 1SNR యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉండటానికి అవసరమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి దీని అర్థం ఏమిటంటే నేను SNR లో 10 కారకం ద్వారా పతనం కలిగి ఉన్నాను అంటే 10 యొక్క వర్గమూలం యొక్క కారకం ద్వారా లోపాలు పెరుగుతాయి అంటే సుమారు 3 కాబట్టి మీరు ఇక్కడ సిగ్మా b1 హ్యాట్ లో చూడవచ్చు SNR 100 ఉన్నప్పుడు 0 036 SNR 10 సిగ్మా b1 హ్యాట్ 0 114 అయితే ఇది SNR 100 విషయంలో సుమారు మూడున్నర రెట్లు లోపం కాబట్టి లోపాలు SNR పై ఎలా ఆధారపడి ఉన్నాయో మనకు చెప్పే సిద్ధాంతం ఉంది కానీ అర్థం చేసుకోవలసిన ముఖ్యమైనది ఏమిటంటే సాధ్యమైన చోట SNR తగినంత ఎక్కువగా ఉందని నిర్ధారించుకోవడానికి మనము ఒక ప్రయోగం చేయాలి వాస్తవానికి ప్రయోగంలో ఇతర అడ్డంకులను గౌరవించడం మరియు నేను మాట్లాడదలిచిన నాయిస్ యొక్క చివరి అంశం నేను ఇంతకు ముందు చెప్పినది 'ఓవర్ ఫిట్టింగ్' ఇది ప్రధానంగా మీకు నాయిస్ ఉన్నప్పుడు సంభవిస్తుంది డేటాను అనుకరించటానికి మరోసారి మనం చేసేది ఏమిటంటే మనం మొదట నిజమైన ప్రక్రియ యొక్క ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాము అది సమీకరణం పైభాగంలో ఇవ్వబడుతుంది ఇది మూడవ ఆర్డర్ బహుపది మరియు నేను ఒక నిర్దిష్ట SNR 10 వంటి మంచి SNR ను నిర్వహించే నిజమైన ప్రతిస్పందనకు కొంత నాయిస్ లను చేర్చుతాను మరియు నేను y ను ఉత్పత్తి చేస్తాను అది కొలత కాబట్టి వాస్తవికత అయిన నిజమైన ప్రతిస్పందనకు మనకు ప్రాప్యత లేదని మరోసారి నటిస్తాము కొలత y మరియు ప్రక్రియ కు నేను ఇచ్చిన ఇన్పుట్కు మాత్రమే నాకు ప్రాప్యత ఉంది ఇప్పుడు ఇన్పుట్ మరియు అవుట్పుట్ ప్లాట్ ఇక్కడ చూపబడింది నేను బహుపది సంబంధాన్ని చూడగలను కాని ఇది చతురస్రాకారమా లేదా క్యూబిక్కా అని నాకు తెలియదు కాబట్టి నేను ఏమి చేస్తున్నానంటే నేను మూడవ ఆర్డర్ నాల్గవ ఆర్డర్ ఐదవ ఆర్డర్ బహుపదాలను ప్రయత్నిస్తాను మరియు స్పష్టంగా నేను బహుపది యొక్క క్రమాన్ని పెంచేటప్పుడు ఇక్కడ నేను సుమారు 200 పరిశీలనలను సృష్టించాను క్షమించండి 100 పరిశీలనలు నేను దానికి 99 వ డిగ్రీ బహుపదిని అమర్చగలను ఇది ఎడమ ప్లాట్లో నేను చూసే సంబంధాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది కానీ నేను ఆ ప్రమాదం చేస్తే తాజా డేటాపై 99 వ డిగ్రీ బహుపది ఘోరంగా విఫలమవుతుంది మీరు ఇక్కడ సెంటర్ ప్లాట్లో చూడగలిగినట్లుగా మూడవ ఆర్డర్ బహుపది మనం ఇక్కడ సెంటర్ ప్లాట్లో చూస్తున్నది నేను తాజా డేటాకు సరిపోయే వివిధ ఆర్డర్ల యొక్క ఈ బహుపది యొక్క అంచనా కాబట్టి నేను శిక్షణ కోసం ఒక డేటాను మరియు పరీక్ష కోసం మరొక డేటాను సెట్ చేసాను మూడవ ఆర్డర్ బహుపది ఉత్తమమైనది నాల్గవ ఆర్డర్ సహేతుకంగా మెరుగ్గా పనిచేస్తుంది మరియు ఐదవ ఆర్డర్ బహుపది ఇంకా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది ఇది పూర్తిగా భిన్నంగా అంచనా వేస్తుంది వాస్తవానికి ఇది అస్థిరంగా ఉంది మరియు నేను ఈ మితిమీరిన ఫిట్టింగ్ను నివారించగలిగాను కాబట్టి దీన్ని మనము ఓవర్ ఫిటింగ్ అని పిలుస్తాము వరుస ఆర్డర్ల మోడల్ లను అమర్చడం ద్వారా నేను పొందిన అభివృద్ధిని నేను చూస్తే కాబట్టి తీవ్ర కుడి వైపున ఉన్న ప్లాట్లు మనకు ఉన్న ప్రతి మోడల్తో ఏమి చేశాయో చూపిస్తుంది ఏ మోడల్ను ఖచ్చితంగా వివరించలేదని గుర్తుంచుకోండి కాబట్టి కొంత అవశేషాలు ఉండబోతున్నాయి నేను అవశేషంలో వైవిధ్యాన్ని తీసుకున్నాను లేదా మీరు స్క్వేర్డ్ అవశేషాల మొత్తం చతురస్రాలు చెప్పగలరు మరియు నేను సరిపోయే క్రమానికి వ్యతిరేకంగా ప్లాట్ చేసాను కాబట్టి నేను అత్యల్ప ఆర్డర్తో ప్రారంభించినప్పుడు కూడిక స్క్వేర్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు నేను నిజమైన ఆర్డర్కు దగ్గరవుతున్నప్పుడు కూడిక స్క్వేర్ కనిష్టానికి వస్తుంది ఆ తరువాత కూడిక స్క్వేర్లలో మెరుగుదల చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బహుపది యొక్క క్రమాన్ని పెంచడం ద్వారా నేను పెద్దగా ప్రయోజనం పొందలేదు వాస్తవానికి నేను కోల్పోయినది కొత్త డేటా సెట్లో బాగా అంచనా వేయగల సామర్థ్యం కాబట్టి ఆర్డర్కు మరియు నేను ఎంత మెరుగుపరుస్తున్నాను లేదా నేను సరిపోయే మోడల్ సంక్లిష్టత వంటి ప్లాట్లు ఓవర్ ఫిట్టింగ్ చేయకుండా ఉండటానికి ఎల్లప్పుడూ సహాయపడతాయి కాబట్టి ఓవర్ ఫిటింగ్ ఎందుకు జరుగుతుంది ముఖ్యంగా నేను స్థానిక అవకాశ వైవిధ్యాన్ని గందరగోళపరిచేటప్పుడు కాబట్టి మీరు ఇక్కడ ప్లాట్లో చూస్తే గ్లోబల్ ట్రెండ్ ఉంది ఇది ఎడమ చేతి ప్లాట్లో బహుపది ధోరణి కానీ కొన్ని స్థానిక హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఆ స్థానిక హెచ్చుతగ్గులను గ్లోబల్ ధోరణితో గందరగోళానికి గురిచేస్తే అప్పుడు నేను ఓవర్ ఫిట్టింగ్ చేస్తున్నట్లు అన్ని పరిస్థితులలోను అది తప్పించాల్సిన అవసరం ఉంది మరియు దానిని జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు కాబట్టి మూడవ ఆర్డర్ బహుపది యొక్క అంచనాలలో మనము పొందిన లోపాలు ఏమిటో మీకు తెలియజేయడానికి దిగువ బ్రాకెట్లలో నివేదించబడిన ప్రామాణిక లోపాలతో పాటు అంచనాలను నేను ఇక్కడ నివేదిస్తున్నాను వాటిని వన్ సిగ్మా ప్రామాణిక లోపాలు అంటారు మరియు ఈ పరామితి అంచనాలలో ప్రామాణిక లోపాలు అంచనాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని మీరు చూడవచ్చు మూడవ ఆర్డర్ మోడల్ను సంతృప్తికరమైనదిగా అంగీకరించేలా చేస్తుంది ఇది కొత్త డేటాను బాగా అంచనా వేయడానికి మంచి పని చేసింది మరియు పరామితి అంచనాల లో లోపాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది అనుభావిక మోడలింగ్కు విలక్షణమైన విధానం కొన్ని ప్రశ్నలతో ఈ ఉపన్యాసాన్ని ముగిద్దాము మరియు స్పష్టంగా మనము వాటిని వివరంగా చర్చించబోతున్నాం కానీ ఏదైనా అనుభావిక మోడలింగ్ విధానంలో వాస్తవానికి చాలావరకు ఫస్ట్ ప్రిన్సిపుల్స్ మోడల్ లకు ఈ ప్రశ్నలు వర్తిస్తాయి ఏ రకమైన మోడళ్లను ఎన్నుకోవాలి అనే ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతుంది మళ్ళీ అక్కడ ఫార్ములా లేదు తుది ఉపయోగం అంచనా వేయడం ఎంత సులభం ప్రక్రియ గురించి ముందస్తు జ్ఞానం మొదలైన వాటి ఆధారంగా మనం ముందుకు సాగాలి మరియు సాధారణ మార్గదర్శకం మోడల్ను వీలైనంత సరళంగా ఉంచడం సాధారణం కంటే సరళమైనది కాదు కానీ సాధ్యమైనంత సులభం మీరు ఆన్లైన్లో మోడల్ను అమలు చేయబోతున్నట్లయితే వివరించడానికి సరిపోతుంది అంచనా వేయడానికి సరిపోతుంది మరియు మొదలైనవి అమలు చేయడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మనము రెండు వేర్వేరు మోడల్ ల గురించి ఆందోళన చెందాలి ఒక మోడల్ నిర్ణయాత్మక భాగాన్ని వివరిస్తుంది మరియు మరొకటి యాదృచ్ఛిక భాగాన్ని వివరిస్తుంది నిర్ణయాత్మక మరియు యాదృచ్ఛికతను మనము ఎలా సరిగ్గా లెక్కించగలం ఇది చాలా పెద్ద సవాలు మరియు జాగ్రత్తగా ఒక విధానం ద్వారా వెళ్ళాలి వాటిని చర్చించడానికి సమయం లేదు కానీ కొన్ని క్రమబద్ధమైన విధానాలు ఉన్నాయి మరియు కీలకమైనది మోడల్ అసెస్మెంట్ దశ ఇక్కడ మీరు నిర్ణయాత్మక మరియు యాదృచ్ఛిక మోడల్ను ఓవర్ ఫిట్టింగ్ గురించి తనిఖీ చేసి మీరు నిర్ణయాత్మక మరియు యాదృచ్ఛిక ప్రభావాలను చక్కగా వేరు చేశారా లేదా చూస్తారు ప్రయోగం మనకు సరిపోయే మోడల్ ను ప్రభావితం చేస్తుందా దాని గురించి ఎటువంటి సందేహం లేదు డేటా నాణ్యత మోడల్ నాణ్యతపై బాగా ప్రభావం చూపుతుంది మీ మోడల్ డేటా ఎంత మంచిదో అంత మంచిది కాబట్టి జాగ్రత్తగా ప్రయోగాలు చేయండి మీరు నిర్మించాలనుకుంటున్న మోడళ్ల శ్రేణి తరగతి గురించి ఆలోచించండి మనము ఇప్పటికే ఉత్తేజకరమైన విషయాలను చూశాము నేను ప్రయోగంలో ప్రక్రియను పేలవంగా ఉత్తేజపరిస్తే అప్పుడు నాకు పరిమిత సమాచారం ఉంటుంది అందువల్ల నేను ఈ ప్రక్రియను ప్రశ్నించలేదు లేదా మంచి మోడల్పై నిర్ణయం తీసుకునేంతవరకు ఇంటర్వ్యూ చేయలేదు నేను ఎలా ఎలాంటి ప్రయోగం డిజైన్ చేయాలి నేను చెప్పినట్లుగా మనము అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సాధ్యమైనంతవరకు అవాంతరాల మూలాన్ని అణచివేయడం నాయిస్ స్థాయిలను పరిమితం చేసే చక్కని పరికరాలను ఎంచుకోవడం మరియు మొదలైనవి చేయాలి ఆపై ప్రయోగాల రూపకల్పన గురించి మీరు చెప్పే విధానాల రూపకల్పన ఉంది ఇది నాయిస్ మరియు సిగ్నల్ నిష్పత్తిని పెంచడానికి మాత్రమే కాకుండా వేరియబుల్ను ప్రభావితం చేసే అన్ని కారకాలు మీకు తగినంతగా ఉత్సాహంగా ఉన్నాయని నిర్ధారించుకోండి ఎలా సమయాన్ని తగ్గించడానికి సరైన మార్గంలో ప్రదర్శించడానికి మరియు మొదలైనవి కాబట్టి మీరు ప్రయోగాల విషయం యొక్క రూపకల్పనను సూచించాలి అంచనా వేసే సమస్యను ఎలా పరిష్కారం చేయాలి వేర్వేరు అంచనా అల్గోరిథంలు లీస్ట్ స్క్వేర్ గరిష్ట సంభావ్యత బేసియన్ పద్ధతులు చాలా భిన్నమైన అంచనా పద్ధతులు ఉన్నాయి నేను ఏది ఎంచుకోవాలి మళ్ళీ ఈ అంచనా అల్గోరిథంలు ఎలా పని చేస్తాయో మీరు అర్థం చేసుకోవాలి కానీ సాధారణ మార్గదర్శకం సమర్థవంతమైనదాన్ని ఎంచుకోండి అంటే ఇది మీకు తక్కువ లోపాలతో అంచనాలను ఇచ్చేది మరియు గణనపరంగా తక్కువ భారంగా ఉండేది మరియు సాధారణంగా ఇవి విరుద్ధమైన కారకాలు మీకు సమర్థవంతమైన అంచనాలను ఇచ్చే అల్గోరిథం గణనపరంగా చాలా స్నేహపూర్వకంగా ఉండవలసిన అవసరం లేదు వాస్తవానికి ఎంత డేటాను సేకరించాలి అనేది పెద్ద ప్రశ్న ఇది పరామితి అంచనాలలో లోపాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి సాధారణ మార్గదర్శకం ఏమిటంటే లోపాలు 1n యొక్క వర్గమూలం ఫంక్షన్గా అవుతాయి ఇక్కడ n మీరు సరైన అంచనా అల్గారిథమ్లను ఎంచుకుంటే మనము సేకరించే డేటా పాయింట్ల సంఖ్య కాబట్టి స్పష్టంగా ఎక్కువ డేటా ఉంటే ఒకరు మంచి అంచనా ని ఆశించవచ్చు ఇక్కడ తలెత్తే మరొక ప్రశ్న మోడలింగ్ యొక్క పరిధి నేను టైమ్ డొమైన్లో డేటాను సేకరించవచ్చు కానీ నేను ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఒక మోడల్ ను నిర్మించగలను ఇది చాలా చాలా మటుకు ముఖ్యంగా ఆవర్తనంలో ఆవర్తనాలను గుర్తించడంలో మరియు మొదలైనవాటిలో సహజం కాబట్టి ఇది తీసుకోవాల్సిన మరొక నిర్ణయం మళ్ళీ అది మీరు చూస్తున్న అనువర్తనం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయాలతో నేను ఈ ఉపన్యాసాన్ని ముగించాలనుకుంటున్నాను మరియు ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి మళ్ళీ సంపూర్ణమైనది కాదు నేను ఇంతకుముందు మాట్లాడుతున్న కేస్ స్టడీ ఉపన్యాసంలో నేను ఇంతకుముందు ప్రస్తావించిన పుస్తకం లో ఇవ్వబడినది సిస్టమ్ ఐడెంటిఫికేషన్ సూత్రాలు ఒక పుస్తకం ఉంది నా వెబ్ పేజీలో ఈ పుస్తకం కోసం ఒక వెబ్సైట్ ఉంది మరియు మీరు కొన్ని మాట్ల్యాబ్ కోర్సులను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉదాహరణకు నేను వివరించిన ఓవర్ ఫిట్టింగ్ మరియు సిగ్నల్ టు నాయిస్ నిష్పత్తి ఉదాహరణల కోసం మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే నాకు రాయడానికి సంకోచించకండి కాబట్టి ఆశాజనకంగా మీరు ఈ ఉపన్యాసం ఆనందించారు మరియు మోడలింగ్ పై మంచి సమావేశము జరిగిందని భావిస్తున్నాను